కాబట్టి మునుపటి 2 ఉపన్యాసాలలో మనం నేర్చుకున్నది హైసెన్బర్గ్ యొక్క క్వాంటం మెకానిక్స్ సూత్రీకరణ మరియు ఇప్పటివరకు నేర్చుకున్న 2 విషయాలు అందులో మొదటిది xt లేదా vt లేదా ఇతర ఉత్పన్న పరిమాణాల వంటి పరిమాణాలు సంఖ్యల సమాహారంగా వ్యక్తీకరించబడతాయి ఇప్పుడు మాత్రికలు ఘనమైన మాత్రికలు అని మనకు తెలుసు మరియు నేను దీన్ని ఇష్టపడుతున్నానుఉదాహరణకు నేను x ను వ్యక్తీకరిస్తే నేను దీన్ని x 11 x12 గా వ్రాస్తాను మరియు x12 కి టైం డిపెండెన్సు i 12t ఉంది x13 కి ei13t ఉంది ఆ విధంగా x21 ei21t x22 x23 ei23tమరియు మొదలైనవి ఉన్నాయి ఒక పరిమాణం టైం ఇండిపెండెంట్ గా ఉంటే దాని అర్థం ఏమిటంటే అది టైం మీద ఆధారపడదు అని వికర్ణము లో లేని అన్నీ మూలకాలు ei12t ei12t లేదా ei13t కలిగి ఉన్నవి 0 అవుతాయి మరియు మాతృక వికర్ణంగా ఉంటుంది ముందు ఉన్న మైనస్ గుర్తుతో 21 12 కి సమానమని అనగా ℏ అని చూపిస్తాను ఇక్కడ h2 కాబట్టి సిద్ధాంతం యొక్క కైనమాటిక్ భాగం గురించి మనం నేర్చుకున్నది ఆపై మనం క్వాంటం కండిషన్ ని పొందుతాము ఇది 2πα ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2h మరియు ఆ పై దీనిని మనం 4πmα ∞nαn|Cnαn |2h గా వ్యక్తీకరించవచ్చు నేను మొదటి షరతును తీసుకుంటాను కనుక ఇది α ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2 గా వ్రాయవచ్చుఅది కూడా సమానమైన పరిస్థితి కాబట్టి ఇవన్నీ సమానమైనవి నేను మరింత ముందుకు వెళ్ళేముందు ఇక్కడ ఏదో ఒకదాన్ని స్పష్టం చేయాలనుకున్నాను మరియు ఈ పరిస్థితిని పొందేటప్పుడు మనం Cnn ను ఉపయోగిస్తాము ఇది Cnn కు సమానం లేక సమానమైన Cnn α వచ్చి Cn αn కు సమానం మరియు కొన్నిసార్లు ఒక ప్రశ్న తలెత్తుతుంది ముఖ్యంగా తేలికగా ఉంటుంది మనం ఇవన్నీ కరస్పాండెన్స్ సూత్రంలో ఆధారపడతాము ఇక్కడ మనం CC అని చెబుతాము మరియు ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది ప్రశ్న ఏమిటంటే ఇది అనగా C క్వాంటంలో యాంత్రికంగా Cnn కు అనుగుణంగా ఉంటుందని అనుకుందాం అప్పుడు C అది Cn τn లేదా Cnnఅయి ఉండాలి అది ప్రశ్న మరియు నేను ప్రస్తావించినది ఏమిటంటే నేను ఈ తెరపై నీలం రంగులో చూపించాను మరియు దీనికి కారణం ఈ క్రింది విధంగా ఉంది C ఫ్రీక్వెన్సీ τω కు మరియు C ఫ్రీక్వెన్సీ τω కు అనుగుణంగా ఉందని గుర్తుంచుకోండి τω క్వాంటం మెకానికల్ గా En En τℏ అవుతుంది తదనుగుణంగా tτω En τ Enℏ అవుతుంది కానీ En Enℏ కాదు ఇది దీనికి వెళ్ళదు మరియు అందువల్ల τ క్వాంటం యొక్క సరైన గుణకం యాంత్రికంగా En τ Enమరియు సంబంధిత C గుణకం Cn τn మరియు Cnnτ కాదు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి మరియు ప్రతిదీ స్థిరంగా ఉంటుంది మనం ఇప్పుడు చేయబోయేది డైనమిక్ పరిస్థితి పై ఎలా ఉండాలి అనే షరతును రాయాలి కాబట్టి హైసెన్బర్గ్ ప్రతిపాదించినది x చేత సంతృప్తి చెందినందు చలన సమీకరణం చలన సాంప్రదాయిక సమీకరణానికి సమానందానర్థం x అనేది d2xdt2Fxmకు సమానం అది తప్ప ఇప్పుడు ప్రతి x మరియు ప్రతి Fx ను ఈ మాత్రికలను ఉపయోగించి లెక్కించాలి మరియు మీరు సమస్యను పరిష్కరిస్తారు మనం ఇప్పుడు చేయబోయేది హైసెన్బర్గ్ యొక్క పద్ధతిని హార్మోనిక్ ఓసిలేటర్కు వర్తింపజేయడం అది అతని పేపర్ లో కూడా ప్రస్తావించారు అతను ఒక విధానాన్ని తీసుకున్నాడు తద్వారా అతను హార్మోనిక్ ఓసిలేటర్గా భావించాడు కాబట్టి దానికి సమీకరణం x02xβx20 అతను తన ఉత్పత్తి పరిస్థితులను ఉపయోగించుకునేలా హార్మోనిక్ ఓసిలేటర్ తీసుకున్నాడు మనం కొంచెం భిన్నమైన మార్గంలో చేయబోతున్నాము ఎందుకంటే హార్మోనిక్ ఓసిలేటర్ కోసం ఎలా పరిష్కరించాలి అనే దాని గురించి మీరు క్రిందకి వెళ్ళకూడదు కాబట్టి మనం కరస్పాండెన్స్ సూత్రం నుండి ఏదో ఒకటి తీసుకోబోతున్నాము కాబట్టి సూత్రం నుండి సమస్యను పరిష్కరించడానికి నేను దాని నుండి తీసుకోబోతున్నాను మరియు నేను ఇక్కడ తీసుకున్నది n మన ఉత్పన్నం గరిష్ట ప్లస్ లేదా మైనస్ 1 అని గుర్తుంచుకోండి హైసెన్బర్గ్ తన పేపర్లో హార్మోనిక్ ఓసిలేటర్ సమీకరణాన్ని పరిగణించాడు మరియు కి అతి తక్కువ ఆర్డర్ ఉజ్జాయింపులో n1 ను పొందారు మనం అలా అనుకుంటాము మరియు మనం అలా భావించడానికి ఆధారం ఏమిటంటే కరస్పాండెన్స్ సూత్రం నుండి ఈ విషయాన్ని తీసుకోవడం కాబట్టి ఇది మనం చేయబోతున్నాం కనుక దీన్ని దశల వారీగా వ్రాద్దాం x సూచన Cnn 1 లేదా Cnn1 సంఖ్యల సమాహారం అవుతుంది ఎందుకంటే గరిష్ట n లో మార్పు 1 కావచ్చు మరియు ఇక్కడ సంబంధిత ఫ్రీక్వెన్సీ nn 1 మరియు nn1 గా ఉండవచ్చు కాబట్టి టైం డిపెండెన్స్ ను వేరే రంగులో వ్రాయనివ్వండి అది Cnn 1einn 1t మరియు వేరొక టైం డిపెండెన్స్ వచ్చి Cnn1einn1t రెండవది చలన సమీకరణం చలన శాస్త్రీయ సమీకరణం వలె ఉంటుంది ఇది x02x0 దీనిని ఒక భాగంలో ప్రతిక్షేపిద్దాం కనుక ఉదాహరణకు ఏమి వస్తుంది అంటే Cnn 1కోసం nn 12Cnn 102Cnn 1einn 1t0 వస్తుంది మరియు ఇది వెంటనే nn 1±0 ఇస్తుంది అదే పద్ధతిలో నేను nn12Cnn102Cnn10 ను పొందబోతున్నాను మరియు ఇది nn1 0కాకపోతే మైనస్ గుర్తుతో ఉంటుంది ఎలక్ట్రాన్ ఎగువ నుండి దిగువ స్థాయికి దూకుతున్నప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి మరియు మనం దీన్ని సానుకూల ఫ్రీక్వెన్సీ ని తీసుకుంటున్నాము మరొకటి ప్రతికూల ఫ్రీక్వెన్సీ అవుతుంది కాబట్టి చలన సాంప్రదాయిక సమీకరణం నుండి స్పష్టమైన తర్వాత మన క్వాంటం కండిషన్ లను వర్తింపచేయడానికి సిద్ధంగా ఉన్నాము మరియు క్వాంటం కండిషన్ ఏమి చెబుతుంది అంటే 2πmα ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2h ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చి 1 ఎందుకంటే n అనేది 1 ఇప్పుడు 1 మీకు 2πm0|Cn1n |2 0|Cnn 1 |2ఇస్తుంది మరియు α 1 నాకు 2πm 0Cn 1n |20Cnn1 |2 ఇస్తుంది మరియు ఈ రెండిటి మొత్తం నాకు h ఇస్తుంది మీరు 4πm|Cn1n |2 |Cnn 1 |2h ని పొందుతాము 2 పదాలను జోడిస్తారు అదే క్వాంటం కండిషన్ నాకు ఇస్తుంది కాబట్టి ఇది క్వాంటం పరిస్థితి మరియు ఇది Cnn1 ను నిర్ణయించడంలో నాకు సహాయపడుతుంది మరియు నేనిక్కడ ఉపయోగించినది ఏమిటంటే నేను Cnn12|Cn1n |2 ని కూడా ఉపయోగించాను మరియు Cnn 1 గురించి కూడా అదే నాకు ఏ క్వాంటం పరిస్థితి ఇవ్వడం జరిగింది అంటే 4m0|Cn1n |2 Cnn 12h లేదా |Cn1n |2 Cnn 12h4m0 మరియు ఇది వెంటనే పరిష్కారం Cnn 1nh4m0constant చాలా సూటిగా ఉంటుందని సూచిస్తుంది క్వాంటం కండిషన్ల నుండి స్థిరాంకం నిర్ణయించబడాలని హైసెన్బర్గ్ చెప్పినట్లు గుర్తుంచుకోండి నేను దీనిని n2m0constant గా కూడా వ్రాయగలను ఇప్పుడు మనం భౌతిక శాస్త్రామును ఉపయోగించబోతున్నాము భౌతికశాస్త్రం n 0 అయిన భూమి స్థితి నుండి తక్కువ స్థాయికి మారదు మరియు ఇది Cn0n 10 అని సూచిస్తుందిఈ సమీకరణం నుండి స్థిరాంకం 0 కి సమానమని మీకు చెబుతుంది కాబట్టి హార్మోనిక్ ఓసిలేటర్ సమీకరణాన్ని తీసుకున్నట్లయితే మొదటి స్టెప్ శాస్త్రీయ సమీకరణం నాకు అన్నీ n విలువలకు nn 10 మరియు అన్నీ n విలువలకు nn1 0 అవుతుంది రెండవది క్వాంటం కండిషన్ను వర్తింపజేయడం అదే మనం క్వాంటం కండిషన్ను వర్తింపజేసాము మరియు |Cnn 1 |2nh2m0 వచ్చింది వ్యవస్థ యొక్క శక్తి గురించి ఏమిటి కాబట్టిమనం ఇప్పుడు ఈ పరివర్తన మాతృక మూలకాన్ని పొందాము ఇప్పుడు శక్తి గురించిశక్తి సంరక్షించబడినందున శక్తి మాతృక యొక్క వికర్ణ మూలకాలు 0 కి సమానం కాదు ఎందుకంటే వికర్ణ మూలకాలు ఉంటే అవి తప్పనిసరిగా eiωt ను కలిగి ఉంటాయి మరియు అది సమయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను n వ స్థాయికి శక్తిని లెక్కించాలనుకుంటే ఇది n వ స్థాయికి 12mvn2 12kxn2 కు సమానం మరియు ఇది 12mvnn2 12m02xnn2 మరియు ఇది n వ స్థాయికి శక్తి అవుతుంది వ్యవస్థ యొక్క n వ స్థాయి శక్తిని పొందడానికి ఇప్పుడే మనం లెక్కించాల్సిన అవసరం ఉంది మరియు తరువాత దానిని చేద్దాం x అంటే ఏమిటి ఇది C n సంఖ్యలచే సూచించబడుతుంది కనుకx2tnn అనేది ∑CnnCnn తప్ప మరొకటి కాదు ఇది అదే మరియు ఇది మరేమీ కాదు ∑|Cnn |2 ఇప్పుడుమనం nn±1 ను చూశాము మరియు అందువల్ల నాకు Cnn12|Cnn 1 |2 ఉంటుంది మరియు ఇవి లెక్కించబడ్డాయి ఇది n12m0n2m0 తప్ప మరొకటి కాదు కాబట్టి ఇది n12m0గా వస్తుంది v' గురించి ఏమిటి v2tnn అనేది ∑innCnninnCnn అవుతుంది ఇది vtt2ఇది ∑nnnn|Cnn |2 అవుతుంది ఈ nn nn కాబట్టిమనం దీనిని ∑nn2|Cnn |2 కు సమానంగా పొందుతాము మరియు అందువల్ల nn±1మరియు nn 1 లను 0గా తీసుకుంటాము ఈ మొత్తం మనకు 02|Cnn1 |202|Cnn 1 |2కు సమానంగా పొందుతాము ఇది x2 కు సమానం మరియు అందువల్ల ఈ విలువ 02n12m0 కి సమానంగా ఉంటుంది కాబట్టి v ని పొందాము మనం 0 శక్తిని సంపాదించాము Enn 12mv212m02x2 అప్పుడు అది 12mv2 గా వస్తుంది మనం ఇప్పుడే లెక్కించినది 12m02n12 m0 తప్ప మరొకటి కాదు మరియు రెండవ పదం 12mω02n12 ℏm0 కనుక ఇక్కడ m రద్దు అవుతుంది కాబట్టి ఇక్కడ 0 అదే పని చేస్తుంది మరియు మీకు n12 0 లభిస్తుంది అది శక్తి కాబట్టి హైసెన్బర్గ్ యొక్క క్వాంటం మెకానిక్స్ ప్రకారం n వ స్థాయి n12 0 కు సమానంగా ఉండటానికి E ని పొందుతాము ఇక్కడ గమనిస్తే n0 E0 02 ని ఇస్తుంది ఇది 0 కాదు శక్తి శాస్త్రీయ కోణంలో లేదా విల్సన్స్ సోమెర్ఫెల్డ్ క్వాంటం కండిషన్లలో కూడా అత్యల్ప శక్తి అనగా గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ 02 దీనిని 0 పాయింట్ ఎనర్జీ అంటారు మరియు E ఇప్పటికీ 0 లేదా h0 మనం బ్లాక్ బాడీ రేడియేషన్ సూత్రాన్ని తగ్గించినట్లయితే అది ఉండాలి కాబట్టి అది సరిగ్గా వస్తుంది మరియు ఎనర్జీ కి 0 పాయింట్ల ఎనర్జీ ఉంటుంది హైసెన్బర్గ్ వీటన్నిటిలో చేయగలిగినది క్వాంటం మెకానికల్ పరిశీలనల నుండి ఎనర్జీని పూర్తిగా లెక్కించడం ఇక్కడ క్వాంటం మెకానికల్ పరిమాణాలు మాత్రిక క్వాంటం కండిషన్లుగా వ్యక్తీకరించబడతాయి మరియు చలన సమీకరణం అతను ప్రతిపాదించిన ఈ గుణకాలను నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది బయటకు వచ్చే ఎనర్జీ స్థాయి గురించి ఏమిటి లేక n నుండి n మైనస్ 1 కు పరివర్తన చేసినప్పుడు dEn n 1 dt మరియు ఇది మీకు ఐన్స్టీన్ యొక్క గుణకాన్ని ఇస్తుంది కరస్పాండెన్స్ సూత్రాన్ని ఉపయోగించి మనం ఇంతకుముందు లెక్కించినట్లు గుర్తుంచుకోండి కాబట్టి మనం అలా చేద్దాం dEnn 1dtavgనేను క్లాసికల్ సూత్రం ను ఉపయోగించబోతున్నాను అది సమయం సగటున అనగా 23e24π0a2c3avgగా ఇవ్వబడుతుంది మనం ఉపయోగించిన సూత్రం ఇది మరియు నేను సగటును తీసుకున్నప్పుడు నేను దీని సగటును తీసుకుంటాను ఇది 13e24π0nn 14Ampl2c3 గా వస్తుంది ఇప్పుడుమనం ఇప్పటికే nn 1 ను చూశాము మరియు ఈ విషయాలన్నీ0 కి సమానం కనుక ఇది 13e24π0nn 14Ann 12c3 గా ఉంటుంది ఈ యాంప్లిట్యూడ్ గురించి ఏమిటి మళ్ళీ క్లాసికల్ సన్నివేశానికి తిరిగి వెళ్లండి మరియు x ∑Ceiωnt గా వ్రాయబడిందని చెప్తాను ఇది C ని రియల్ గా తీసుకొని 2Ccos⁡τωt గా వ్రాయవచ్చు క్వాంటం మెకానికల్ కోణంలో అప్పుడు నేను n నుండి n మైనస్ 1 వరకు యాంప్లిట్యూడ్ 2Cnn 1 గా వ్రాయబోతున్నాను ఆ కరస్పాండెన్స్ చేయడం మరియు ఇది Ann 124|Cnn 1 |2 ని సూచిస్తుంది మనం ఇప్పటికే 4ℏ2m0 గా లెక్కించాము కనుక ఇది 2m0 గా వస్తుంది నేను దీన్ని ఇక్కడ సూత్రంలో ప్రతిక్షేపిస్తాను మరియు dEdtnn 1 ను 13e24π004c3 కు సమానంగా పొందుతాను మరియు Ann 12 కోసం నాకు 2ℏm0 లభిస్తుంది కొన్ని పదాలను రద్దు చేద్దాం ఈ 0నాకు 03 ఇస్తుంది మరియు అందువలన నాకు ఈ రెండు వస్తుంది దానిని ముందుకు తీసుకు రావచ్చు మరియు అందువలన నేను n నుండి n 1 వరకు dEdt పరివర్తనను 23e24π003mc3 కు సమానం గా వ్రాయగలను ఇది Ann 1 ఐన్స్టీన్ గుణకం 0 రెట్లు సమానమని నేను గుర్తుచేసుకున్నాను మరియు ఇది అనగా Ann 1 నాకు 23e24π002mc3n అవుతుందని వెంటనే సమాధానం ఇస్తుంది ఒక n కూడా ఉంది ఎందుకంటే Cn కారకం n ను కలిగి ఉంది మరియు ఇది మనం ఇంతకు ముందు పొందిన సమాధానం కాబట్టి మనం దీనిని పూర్తిగా క్వాంటం మెకానికల్ గణన ద్వారా లెక్కించాము కాబట్టి హైసెన్బర్గ్ హార్మోనిక్ ఓసిలేటర్కు తన సమీకరణాన్ని వర్తింపజేయడంతో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను కాబట్టి ఇది ప్రాథమికంగా క్వాంటం మెకానిక్లకు హైసెన్బర్గ్ యొక్క విధానంమొదటిది కైనమాటిక్ పరిమాణాలను మాత్రికలుగా వ్యక్తపరచడం మరియు అది చేశాము ఎందుకంటే మనం పరిశీలించదగిన పరంగా మాత్రమే సమస్యను రూపొందించాలనుకుంటున్నాము సమయ స్వతంత్ర పరిమాణాలను వికర్ణ మాత్రికల ద్వారా సూచిస్తారు తరువాత చలన సమీకరణం శాస్త్రీయమైనది మరియు మాతృక మూలకాల పరంగా క్వాంటం పరిస్థితి వ్యక్తీకరించబడుతుంది కాబట్టి ఇది హైసెన్బర్గ్ విధానం యొక్క ముగింపు ఇది మరింత సాధారణమైనది మరియు మాతృక మెకానిక్స్ అని పిలువబడే బలమైన స్థావరాన్ని ఉంచారు దీనిని నేను మీకు తదుపరి ఉపన్యాసంలో సంక్షిప్త పరిచయం ఇస్తాను ధన్యవాదాలు